సుస్వాగతము ఇప్పుడు మనం సూపర్ నోడుకి సంబంధించిన మరొక ఉదాహరణని చూద్దాం DC సర్క్యూట్ కి సంబంధించిన అన్ని విషయాలు వీలైనంత వివరంగా నేను మీకు తెలియజేస్తాను మనకు తెలిసిన విషయాలు అంటే మన మూలసిద్దాంతాలు వీలైనంత వరకు స్పష్టం అయ్యేలా ప్రయత్నిద్దాం ఎందుకంటే ఇప్పుడు మనం చర్చించే మూలసిద్దాంతాలు AC సర్క్యూట్ కోసం మరియు మాగ్నెటిక్ సర్క్యూట్ లేదా మీ కపుల్డ్ సర్క్యూట్లో కూడా వర్తిస్తాయి కాబట్టి మాగ్నెటిక్ సర్క్యూట్ దాదాపు ఎలక్ట్రికల్ సర్క్యూట్కు సమానంగా ఉంటుందని మీరు చూస్తారు కాబట్టి ఆ సమయంలో నేను ఈ విషయాలు అన్నీ వివరించాల్సిన అవసరం లేదు ఎందుకంటే అప్పుడు మీకు ఈ సిద్ధాంతాలు అన్నీ స్పష్టంగా తెలిసి ఉంటుంది కాబట్టి నేను ఈ సర్క్యూట్ పైన ఇంత సమయం వేచిస్తున్నాను మరియు అనేక ఉదాహరణలు తీసుకుంటున్నాను ఇవి మీకు చాలా సహాయపడతాయి ఇక ఇప్పుడు ఈ చిత్రంలోని ఉదాహరణను తీసుకుందాము ఇక్కడ మీరు గమనించినట్లైతే మీకు ఇది ఒక సూపర్ నోడ్ అని తెలుస్తుంది ఎందుకంటే ఈ క్రింద కనిపించేది మన రిఫరెన్స్ నోడ్ మరియు దీని వోల్టేజ్ విలువ V0 సున్నాకి సమానం కాబట్టి ఈ సందర్భంగా నోడ్ 1 వద్ద కరెంట్ ఉత్పత్తి చేసే స్వతంత్ర మూలం ఒకటి ఉంది దీని విలువ 5 ఆంపియర్లు అంటే ఇక్కడ కరెంట్ విలువ 5 ఆంపియర్లు ఈ నోడ్ లోకి 5 ఆంపియర్ల కరెంట్ ప్రవేశిస్తోంది ఇక్కడ ఉన్నది 5 ఆంపియర్లు మరియు నోడ్2 వద్ద మరొక 10 ఆంపియర్ల కరెంట్ ఉత్పత్తి చేసే కరెంట్ మూలం ఉంది కాబట్టి నోడ్2 నుండి 10 ఆంపియర్ల కరెంట్ బయటికి వెళ్తోంది మరియు నోడ్1 వద్ద ఉన్న వోల్టేజ్ V1 ఇక్కడ ఉన్నది నోడ్1 ఇది మన సర్క్యూట్ లోని నోడ్2 ఇవి రెండు నాన్ రిఫరెన్స్ నోడ్లు మరియు V2 V1 ల మధ్య ఒక వోల్టేజ్ మూలం ఉంది రెండు నోడ్ల మధ్య వోల్టేజ్ మూలం ఉండడం చేత ఇది ఒక సూపర్ నోడ్ను రూపొందిస్తుంది కాబట్టి ఇలాంటిది ఏదైనా ఒక వోల్టేజ్ మూలం రెండు నాన్ రిఫరెన్స్ నోడ్ల మధ్య ఉంటే అది ఒకటి లేక రెండు ఎన్నయినా వోల్టేజ్ మూలాలు రెండు నాన్ రిఫరెన్స్ నోడ్ల మధ్య ఉంటే అప్పుడు ఒక సూపర్ నోడ్ రూపొందుతుంది కాబట్టి ఇప్పుడు మనం సమస్య ఏమిటో చూద్దాం ఇక్కడ మనం V1 మరియు V2ను కనుక్కోవాలి కాబట్టి ఇక్కడ మీరు చూస్తే ఇది వాస్తవంగా ఒక సూపర్ నోడ్ ఇక్కడ వోల్టేజ్ మూలం లేదు ఎందుకంటే మనం KCLను వర్తింప చేయడానికి వోల్టేజ్ మూలం ఉండకూడదు అందుకే నేను సర్క్యూట్ని ఇలా గీశాను మరియు ఇది కాబట్టి ఈ సందర్భంలో ఏ కరెంట్ లోపలికి వస్తోంది మరియు ఏ కరెంట్ బయటికి వెళ్తోందో మనం కనుక్కోవాలి కాబట్టి వీటి విలువ ఏమిటో కనుక్కోవడం కంటే ముందు మనం ఇక్కడ ఈ సర్క్యూట్ ని చూస్తే ఇది ఒక సూపర్ నోడ్ ఇది వాస్తవానికి ఒక సూపర్ నోడ్ ఎందుకంటే ఇక్కడ రెండు నాన్ రిఫరెన్స్ నోడ్ల మధ్య ఒక 2 వోల్ట్ల వోల్టేజ్ మూలం ఉండటం చేత దీనిని మన సూపర్ నోడ్ అంటాము ఇక్కడ ఒక 5 ఆంపియర్ల కరెంట్ మూలం ఉంది అందువల్ల 5 ఆంపియర్ల కరెంట్ సూపర్ నోడ్ లోకి ప్రవహిస్తుంది మరియు ఇక్కడ ఒక 10 ఆంపియర్ల కరెంట్ మూలం ఉంది ఇది సూపర్ నోడ్ నుండి బయటికి వస్తుంది మరియు ఇది నోడ్ 1 ఇక్కడ i1 అనే కరెంట్ కూడా సూపర్ నోడ్ నుండి బయటికి వస్తోంది మరియు ఇక్కడ నోడ్2 వద్ద i2 అనే కరెంట్ బయటికి వస్తుంది ఇప్పుడు మనం KCL సమీకరణం వ్రాసుకుందాము సూపర్ నోడ్ వద్ద KCL ఉపయోగిస్తే ఇక్కడ 5 ఆంపియర్ల కరెంట్ లోపలికి ప్రవహిస్తోంది కాబట్టి సూపర్ నోడ్ లోనికి 5 ఆంపియర్ల కరెంట్ ప్రవహిస్తోంది కానీ i1 i2 మరియు 10 ఆంపియర్ల కరెంట్లు సూపర్ నోడ్ నుండి బయటికి వెళ్తున్నాయి కాబట్టి 5 i1 i2 10 ఎందుకంటే i1 కరెంట్ సూపర్ నోడ్ నుండి బయటికి ప్రవహిస్తోంది i2 కూడా సూపర్ నోడ్ నుండి బయటికి వస్తోంది మరియు 10 ఆంపియర్ల కరెంట్ కూడా సూపర్ నోడ్ నుండి బయటికి వస్తోంది ఇది ఒక 10 ఆంపియర్ల కరెంట్ మూలం ఇది సూపర్ నోడ్ నుండి బయటికి వస్తోంది ఈ బాణం గుర్తు కిందికి మరియు ఇది పైకి చూపిస్తున్నాయి కనుక i1 i2 5 వస్తుంది ఇక్కడ మనం సరళీకృతం చేస్తే i1 i2 5 వస్తుంది ఇప్పుడు i1 విలువ ఎంత మరియు i2 విలువ ఎంత అని తెలుసుకోవాలి ఇక్కడ i1 ను చూస్తే i1 ప్రాధమికంగా V1 - 0 ఎందుకంటే ఇది డాటమ్ నోడ్ O రిఫరెన్స్ నోడ్ V0 యొక్క విలువ సున్నా కాబట్టి i1 v1 - 02 అంటే V1 - 0 ను 2 తో భాగించాలి అనగా V12 ఇది మన i1 అదే విధంగా i2 కనుక్కోవాలి i2 వోల్టేజ్ V2 మరియు రిఫరెన్స్ నోడ్ మధ్య ఉంది రిఫరెన్స్ నోడ్ వోల్టేజ్ సున్నా కనుక i2 v2 - 04 ఎందుకంటే ఇక్కడ నిరోధకం విలువ 4 కాబట్టి i2 v24 అవుతుంది అంటే మనం i1 మరియు i2 యొక్క విలువలు దీనిలో మీరు ప్రతిక్షేపిస్తే i1 v24 i2 క్షమించండి i1 V14 క్షమించండి i1 V12 i2 V24 5 దీని ప్రకారం ఇది 2v1 v2 20 అని మీరు పరిష్కరించవచ్చు కాబట్టి నేను దానిని శుభ్రంచేస్తాను కాబట్టి ఈ విషయాలన్నీ నేను మీ కోసం రాశాను కాబట్టి మీరు దీనిని పరిశీలిస్తే ఇక్కడ మీ KCL 1ని చూస్తే కాబట్టి చివరికి అది మీ 2v1 v2 20 వస్తోంది ఈ నేను వ్రాసిన విషయాలన్నీ 5 నేను అక్కడ ప్రస్తావించినవి నేను ఇందాక వివరించిన సమీకరణాలే మళ్ళీ ఇక్కడ వ్రాయబడ్డాయి కాబట్టి మీరు దీన్ని సరళీకృతం చేస్తే అది 2v1 v2 20 అవుతుంది ఇది సమీకరణం 1 ఇది KCLను ఉపయోగించినది మీరు సూపర్ నోడ్కు KCLను ఉపయోగించినప్పుడు సూపర్ నోడ్కు KCLను వర్తింపజేస్తున్నప్పుడు ఇది సమీకరణం 1 ఇప్పుడు దాన్ని శుభ్రం చేద్దాం రెండవ సమీకరణం మనం మొదటి సర్క్యూట్ని చూడడం మంచిది రెండవ సమీకరణం కోసం మనం KVLను ఉపయోగించాలి ఇప్పుడు సూపర్ నోడ్కి KVLను వర్తింపజేసినప్పుడు లభిస్తుంది కాబట్టి ఇది నోడ్1 ఇవి నేను మీ కోసం వ్రాస్తున్నాను ఇక్కడ కనిపించేది మీ నోడ్1 మరియు ఇది మీ నోడ్ 2 కాబట్టి ఇక్కడ మనం చూస్తే నేను రిఫరెన్స్ నోడ్ కి సంబంధించి మీకు చెప్పాను కాబట్టి ఇక్కడ ఉన్న వోల్టేజ్ వాస్తవంగా నోడ్1 వద్ద మనకు లభించే వోల్టేజ్ని మనం V1 అని అనుకుంటాము మరియు ఇది మన గ్రౌండ్ క్రింద ఉండేడి గ్రౌండ్ మరియు ఇక్కడ నోడ్2 వద్ద మనకు లభించే వోల్టేజ్ V2 అంటాము నోడ్2 దగ్గర V2 కి గుర్తు ఉంటుంది రెండు నోడ్ల మధ్యలో ఒక ఉన్న వోల్టేజ్ మూలం ఉంది మరియు ఆ వోల్టేజ్ మూలం విలువ 2 వోల్ట్లు మరియు ఇది మన నోడ్1 మరియు ఇది మన నోడ్2 కాబట్టి ఇక్కడ మనం దీనికి KVLని సవ్యదశలో వర్తింపజేయాలి అప్పుడు దాని విలువ 2 తరువాత ఇక్కడ V2 ఇక్కడ క్రింద గ్రౌండ్ వద్ద ఉండేది - గుర్తు అని నేను ముందే చెప్పాను కనుక V2 V1 0 ఎందుకంటే ఇక్కడ మన సవ్య దశలో వెళ్తే మనకు ముందు - గుర్తు నుండి వెళ్తాము కాబట్టి ఇది 2 తరువాత మనకు గుర్తు వచ్చింది కనుక V2 తరువాత మనకు - గుర్తు వచ్చింది కనుక V1 0 అంటే V2 - V1 2 వస్తుంది ఇది సూపర్ నోడ్ వద్ద మనకు లభించే స్థిరమైన సమీకరణం కాబట్టి నేను దీనిని శుభ్రం చేస్తాను కాబట్టి KVL నుండి v1 v2 2 or v2 v1 2 వస్తుంది కాబట్టి మనకు రెండు సమీకరణాలు వచ్చాయి సమీకరణం 1 మరియు సమీకరణం 2ను పరిష్కరిస్తే మనకు v1 7 33 వోల్ట్లు మరియు v2 5 33 వోల్ట్లు లభిస్తుంది ఇక్కడ 8Ω నిరోధకం అంటే ఈ సర్క్యూట్లో 8 Ω నిరోధకం వల్ల ఏ మార్పు ఉండదు ఎందుకంటే ఇక్కడ సూపర్ నోడ్ వద్ద అనుసంధానం అయ్యింది కాబట్టి ఇది ఆసక్తికరమైన విషయం మనం తిరిగి సర్క్యూట్ కి వెళ్దాము కాబట్టి మీరు ఈ సర్క్యూట్ కి వస్తే ఒక 8 Ωల నిరోధకం అనుసంధానం చేయబడింది ఇది మన సూపర్ నోడ్ మనం సూపర్ నోడ్ వద్ద చూస్తే ఒక నిరోధకం కనిపిస్తుంది ఇది వాస్తవానికి ఒక సూపర్ నోడ్ కనుక దీనికి అనుసంధానం చేసిన 8 Ωల నిరోధకం వల్ల v1 v2 వోల్టేజ్ ల వ్యత్యాసం పైన ఏ మార్పు కనిపించడం లేదు కాబట్టి దాని అర్థం ఆ సూపర్ నోడ్ కి అనుసంధానం చేసిన నిరోధకం వల్ల ఏ మార్పు ఉండదు కాబట్టి సూపర్ నోడ్కి జోడించిన నిరోధకం ఎటువంటి ప్రభావాన్ని చూపదు కాబట్టి ఇది మనం చెప్పుకునే సూపర్ నోడ్కి ఒక ఉదాహరణ ఒక్క క్షణం ఆగండి కాబట్టి మనం వేరే ఉదాహరణను చూద్దాము ఇది 3 4అనే ఉదాహరణ కాబట్టి ఇక్కడ నోడ్ వోల్టేజ్ పద్ధతిని ఉపయోగించి 3 8 చిత్రంలో చూపిన సర్క్యూట్లో i1 i2 మరియు i3 యొక్క విలువలను కనుక్కోవాలి కాబట్టి మనం i1 i2 మరియు i3 విలువలు కనుక్కోవాలి కానీ ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి ఇక్కడ ఏ మూలకం లేదు కాబట్టి ప్రాధమికంగా ఇది ఒక ఉమ్మడి నోడ్ ఎందుకంటే ఇక్కడ ఎలాంటి విద్యుత్ మూలకం లేదు ఇక్కడ ఎలాంటి విద్యుత్ మూలకం లేదు కనుక దీనిని ఉమ్మడి నోడ్ అంటాము అంటే 10 Ω 40 Ω మరియు 3 ఆంపియర్లు ఈ రెండు నిరోధాలు మరియు ఈ స్వతంత్ర కరెంట్ మూలం అన్నీ సమాంతరంగా అనుసంధానించబడి ఉన్నాయి కాబట్టి ఈ 10 Ω 40 Ω నిరోధకాల వద్ద ఎలాంటి విద్యుత్ మూలకం లేదు ఇప్పుడు మనం i1 i2 మరియు i3 యొక్క విలువలు కనుక్కోవాలి కాబట్టి ఈ సందర్భంలో దీనిని పరిష్కరించడం చాలా సులువు కనుక ఇక్కడ ఒక 50 వోల్ట్ల వోల్టేజ్ మూలం ఉంది మరియు ఇక్కడ 3 ఆంపియర్ల కరెంట్ మూలం ఉంది కాబట్టి నేను ఈ సర్క్యూట్ని మరలా గీస్తాను ఇక్కడ మనం చూస్తే నేను మీకు చెప్పినట్టు వాస్తవానికి ఇది ఒక సింగల్ నోడ్ కాబట్టి ప్రాధమికంగా ఇక్కడ ఏ విద్యుత్ మూలకం లేనందు వల్ల ఇక్కడ కూడా ఏ విద్యుత్ మూలకం లేదు కనుక ఇక్కడ కేవలం ఒక్కటే నోడ్ ఉంది దానిని మనం నోడ్1 అనుకుందాము దీనికి v1 వోల్టేజ్ మరియు ఈ వైపు 50 వోల్ట్లు మరియు ఇది మన i1 కరెంట్ ఇది i2 కరెంట్ మరియు ఇది i3 కరెంట్ ఇక్కడ 3 ఆంపియర్లు కాబట్టి దీనిని ఎలా పరిష్కరించాలి మనం ఏం చేయాలి కాబట్టి ఈ సమస్యను పరిష్కరించడానికి మొదట మనం ఈ సర్క్యూట్లోని నోడ్ 1 వద్ద KCL ను ఉపయోగింగించి i1 కరెంట్ యొక్క సమీకరణం కనుక్కోవాలి కాబట్టి మనం i1 యొక్క విలువ కనుక్కోవాలి కాబట్టి మనం నోడ్1 వద్ద KCL ను వర్తింపజేస్తే మనకు i1 లభిస్తుంది ఇక్కడ i1 కరెంట్ నోడ్1 లోకి ప్రవహిస్తోంది మరియు ఇక్కడ 3 ఆంపియర్ల కరెంట్ మూలం ఉంది ఇది సింగల్ నోడ్ కనుక ఈ 3 ఆంపియర్ల కరెంట్ కూడా లోపలికి వస్తోంది సింగల్ నోడ్ అవ్వడం చేత 3 ఆంపియర్ల కరెంట్ కూడా లోపలికి వస్తుంది నేను దీనిని వేరేలా గీస్తాను అది ఈ విధంగా ఉంటుంది అప్పుడు మనకి సులువుగా అర్థం అవుతుంది కాబట్టి ఇది నోడ్ మరియు ఇది 10 Ω ల వోల్టేజ్ మూలం మరియు ఇక్కడ మరో 40 Ω నిరోధకం జోడించాము మరియు ఇక్కడే మరొక కరెంట్ మూలం కూడా జోడించాము కరెంట్ మూలం నుండి 3 ఆంపియర్ల కరెంట్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఉన్నది వాస్తవానికి నోడ్1 ఇది మన i2 కరెంట్ ఇది మన i3 కరెంట్ మరియు ఇది 3 ఆంపియర్ల కరెంట్ మూలం కాబట్టి ఈ మూడు ఒకే నోడ్కి అనుసంధానంలో ఉన్నాయి కనుక దీనిని సింగల్ నోడ్ అంటాము ఇది ఒక సింగల్ నోడ్ కాబట్టి నేను దీనిని శుభ్రం చేసి మీకోసం మళ్ళీ స్పష్టంగా రాస్తాను కాబట్టి ఈ సందర్భంలో ఇక్కడ మనం KCLను వర్తింపచేయాలి ఇక్కడ ఉన్న కరెంట్ i1 ఇది నోడ్1 లోపలికి ప్రవహిస్తోంది ఇది 3 ఆంపియర్ల కరెంట్ ఇక్కడ ఉన్నది కూడా నోడ్1 అంటే 3 ఆంపియర్ల కరెంట్ మూలం కూడా నోడ్1కే ఉంది ఇవి అన్నీ ఒకే బిందువు నోడ్1కు కలిసాయని నేను మీకు ముందే చెప్పాను కనుక i1 3 మరియు రెండు కరెంట్లు నోడ్1 నుండి బయటికి వస్తున్నాయి i2 మరియు i3 బయటికి వెళ్తున్నాయి కాబట్టి ఇది i2 i3 అవుతుంది ఇప్పుడు ప్రశ్న i1 ను ఎలా కనుక్కోవాలి కాబట్టి కేవలం i1 కనుక్కోవడం కోసం మీకు సులువుగా అర్థం కావడానికి నేను సర్క్యూట్ని మరో సారి ఇక్కడ మరో విధంగా గీస్తాను నేను మీకు మునుపటి రెండు ఉదాహరణలలో కూడా ఇలానే చెప్పాను ఇది 50 వోల్ట్లు మరియు ఇక్కడ 5 Ω నిరోధకం ఇక్కడ ఉన్నది 5 Ω నిరోధకం మరియు కరెంట్ i1 మరియు ఈ వోల్టేజ్ v1 కాబట్టి ఇది రిఫరెన్స్ కి సంబంధించినది ఇక్కడ ఉన్నది రిఫరెన్స్ అంటే V1 యొక్క విలువ వాస్తవానికి v1 వాస్తవానికి 10 మరియు i2 కరెంట్ యొక్క గుణకారము 10 i2 కానీ మనం దీనిని వ్రాయడం లేదు ఇక్కడ ఉన్న దానికి మనం గుర్తు పెట్టుకుంటాము రిఫరెన్స్ మరియు నాన్ రిఫరెన్స్ నోడ్ల దగ్గర గుర్తు పెట్టుకోవాలని నేను మీకు చెప్పాను ఇది మీ v1 వోల్టేజ్ మరియు ఇది మీ గ్రౌండ్ సర్క్యూట్ కాబట్టి ఇది v1 కనుక v1 10 i2 కానీ మనం దీనిని నేరుగా v1 అనే వ్రాసుకున్నాము కాబట్టి ఇది ఇలా చేస్తే ఇప్పుడు మనం KVLను వర్తింప చేయవచ్చు కాబట్టి ఈ సందర్భంలో ఇక్కడ ఏం అవుతుంది దీని విలువ 5 i1 ఇది 5 i1 మన v1 ఇప్పుడు మనకు - టర్మినల్ ముందుగా వచ్చింది కనుక 50 0 అంటే నేను ఇక్కడ వ్రాస్తున్నాను i1 50 v1 దీనిని 5 తో భాగించాలి ఇది మన i1 యొక్క సమీకరణం అవుతుంది దీనిని ఇందులో ఉపయోగించాలి తరువాత నేను చూపిస్తాను కానీ కేవలం మీరు అర్థం చేసుకోవడానికి నేను ప్రతిదీ ఇలా వ్రాస్తున్నాను కాబట్టి i1 అనేది ను 5తో భాగించాలి ఇక్కడ చాలా పారామితులు ఉన్నాయి చాలా నిరోధకాల విలువలు మరియు కరెంట్ మూలం వోల్టేజ్ మూలాలు ఉన్నాయి అయితే నేను ఇలా వ్రాస్తున్నప్పుడు నేను ఏదైనా మర్చిపోవడం లేదా మరేదైనా తప్పు చేసే అవకాశం ఉంది ప్రత్యేకంగా సంఖ్య పరమైన విలువలు ఒకవేళ అలాంటిది ఏదైనా ఉంటే మీరు ఈ వీడియో చూసే సమయంలో కనిపిస్తే సార్ అక్కడ లోపం ఉంది అని మీరు దయచేసి నాకు తెలియజేయండి తప్పులు రాకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాను మరియు వ్రాసేటప్పుడు ప్రతి ఒక పరామితిని పరిశీలిస్తున్నాను అయినప్పటికి తప్పు సంభవించవచ్చు కాబట్టి ఇది మన i1 ఇక్కడ మన i1 ఉంది కనుక అప్పుడు ఈ సమీకరణం 5 3 i2 కాబట్టి ఇక్కడ i2 యొక్క విలువ v1 10 ఎందుకంటే ఇది v1 వోల్టేజ్ మరియు ఇది 10 Ω నిరోధకం కాబట్టి i2 వాస్తవానికి v1 10 ఎందుకంటే రిఫరెన్స్ వోల్టేజ్ విలువ 0 ప్రాధమికంగా ఇది v1 - 0 10 అంటే v1 10 మరియు అదే విధంగా i3 i3 ఎందుకంటే ఇవి రెండు నోడ్ 1కే ఉన్నాయి ఇది కూడా నోడ్1 i3 v1 - 0ను 40తో భాగించాలి కాబట్టి ఇది మనం చెప్పుకునే KCL సమీకరణం ఇందులో మనం v1 మరియు మొదలైన వాటిని ఉపయోగించాము కాబట్టి ఇక్కడ ఉన్న ఈ సమీకరణంలో ఇది v1 ఇది v1 మరియు ఇది కూడా v1 కనుక దీనికి పరిష్కరిస్తే మనకు v1 తెలుస్తుంది కాబట్టి ఇప్పుడు మనం నేను వ్రాసిన దానిని చూద్దాము కాబట్టి మీరు ఇక్కడ చూస్తే ఇది నేను మీకు ఇందాక చెప్పిన అదే సమీకరణం దానిని నేను ఈ విధంగా వ్రాసాను నేను చెప్పిన వాటిని అన్నింటినీ కలిపితే మీకు ఇదే సమీకరణం వస్తుంది కేవలం మీకు వివరణ ఇవ్వడం కోసం అర్థం అయ్యేలా నేను అన్నింటిని మళ్ళీ వ్రాసాను కానీ మీరు నేరుగా ఈ సమీకరణం వ్రాయవచ్చు అక్కడ నేను 50 v1 వ్రాసాను కాబట్టి మీరు మిగిలిన వాటిని ఎడమ చేతి వైపుకి పంపితే సమీకరణం ఈ విధంగా ఉంటుంది అది ఎలానో ఇప్పుడు మనం చూద్దాము అక్కడ నేను v110 v140 ఒక వైపు వ్రాసాను మొదటి సమీకరణంలో నేను వ్రాసినది 5 3 v110 v140 మనం వీటన్నింటినీ ఒకే వైపు అంటే ఎడమ చేతి వైపు కి పంపిస్తే అప్పుడు సమీకరణం ఇదే విధంగా ఉంటుంది మరియు దానిని మీరు పరిష్కరిస్తే మీకు v1 విలువ 40 వోల్ట్లు లభిస్తుంది కాబట్టి మీరు ఇదే విధంగా i1 i2 i3 కూడా కనుక్కోవచ్చు i1 యొక్క విలువ 40 అంటే 10ని 5తో భాగించాలి అంటే 2 ఆంపియర్లు i2 v1 10 కనుక 40ను 10 తో భాగిస్తే 4 ఆంపియర్లు వస్తుంది అలాగే i3 4040 కనుక 1 ఆంపియర్ కాబట్టి ఇవి మన సమాధానాలు మెల్ల మెల్లగా మనం కష్టమైన సమస్యను తీసుకుంటాము కాబట్టి ఇక్కడ ఉన్న 3 10 చిత్రంలోని సర్క్యూట్లో నోడ్ వోల్టేజ్లు మరియు 5 Ωల నిరోధకం ద్వారా వెదజల్లే పవర్ ఎంత మనం తెలుకోవాలి కాబట్టి ఇక్కడ ఉన్న సర్క్యూట్లో మరియు మనం చదివే పుస్తకాలలో కరెంట్ ప్రవహించే మార్గం గుర్తించబడి ఉంటుంది ఇక్కడ ఎడమ వైపు ఉన్నది ఇది మన i1 కరెంట్ మరియు ఇక్కడ కుడి వైపు ఉన్నది i2 కరెంట్ ఇక్కడ ఒక DP అంటే ఆధారిత వోల్టేజ్ మూలం ఉంది దీని విలువ 8ix మరియు ఇక్కడ ఉన్నది వాస్తవానికి ix మరియు ఇది ఆధారిత వోల్టేజ్ మూలం కాబట్టి ఇది 8 ix మరియు ఇక్కడ కరెంట్ i3 మరియు ఈ కరెంట్ i4 ఇప్పుడు మనం i1 ఎలా కనుక్కోవాలి ఇందాక చెప్పినట్టుగానే చెయ్యాలి ఇది గుర్తు ఇక్కడ వోల్టేజ్ v1 ఇది మన v1 వోల్టేజ్ ఇక్కడ మీరు అనుసంధానం చేయండి ఇది ఇందాక చేసిన అదే ఉదాహరణ ఇది రిఫరెన్స్ నోడ్ కాబట్టి ఈ సందర్భంలో మీరు నోడ్ 1 వద్ద KCLను వర్తింప చేయాలి మీరు v1 పరంగా i1 ను పొందాలి మరియు ఇది 20 వోల్ట్లు కాబట్టి ఈ సంధర్భంలో వాస్తవానికి v1 20i3 ఇది మన ఓమ్ నియమం కానీ మనకి ఇది వోల్టేజ్ పరంగా కావాలి కాబట్టి ఇక్కడ కనిపించే వాటిలో మనకి కనిపించే లూప్ లో నేను పూర్వం చెప్పిన రెండు మూడు ఉదాహరణలలో లాగా ఇక్కడ మీరు KVL ను వర్తింపజేయాలి ఈ సర్క్యూట్లో మీరు KVL వర్తింప చేశాక మీకు వచ్చే సమీకరణం 2i1 అంటే 2i1 ఇక్కడ మనకు ముందుగా టర్మినల్ వస్తుంది ఇక్కడ కూడా మనం గుర్తులు పెట్టుకుంటే ఇది ఇప్పుడు అర్థం అవుతుంది కాబట్టి 2i1 v1 తరువాత మనకు - గుర్తు కనిపించింది కనుక 20 0 కాబట్టి ఇది 0 కి సమానం అంటే i1 20 - v1 ను 2తో భాగించాలి ఈ విధంగా మనం i1 యొక్క సమీకరణం తెలుసుకుంటాము లేకపోతే మీరు పరిష్కరించ లేరు కాబట్టి నేను దీనిని శుభ్రపరుస్తాను కాబట్టి ఇక్కడ ఈ విషయాలన్నీ గుర్తించబడ్డాయి మనం చేయవలసినది కేవలం నోడ్1 వద్ద KCL ను వర్తింపజేయడం మరియు నోడ్2 వద్ద KCLను వర్తింపజేసి విలువలని కనుక్కోవాలి కాబట్టి అదే విధంగా మరో విషయం ఇక్కడ ఉన్నది 8 వోల్ట్లు మరియు ఇక్కడ మీరు చూస్తే అంత కంటే ముందు నేను మీకు వ్రాసి చూపిస్తాను కాబట్టి ఇది గుర్తు ఇక్కడ వోల్టేజ్ v2 మరియు ఇక్కడ ఉన్నది గ్రౌండ్ అంటే ఇది - గుర్తు గ్రౌండ్ అంటే - గుర్తు కాబట్టి ఈ సందర్భంలో మనం ఇక్కడ చూపిన విధంగా వెళ్తే ఈ విధంగా సవ్య దిశలో వ్రాస్తే ఈ విధంగా వెళ్తే లేదా అపసవ్య దిశ లో వెళ్తే మీకు కావలసిన దిశలో ఈ దిశలో వెళ్తే ఒక్క క్షణం ఆగండి మీకు సులువుగా అర్థం అవ్వడం కోసం నేను మళ్ళీ గీస్తాను నేను లూప్ను ఇలా గీస్తాను ఇక్కడ ఉన్న ఈ కరెంట్ వెళ్ళే మార్గంలో గీస్తాను నేను దీనిని శుభ్రం చేసి మళ్ళీ గీస్తాను క్షమించండి ఈ విధంగా తీసుకుంటే మనకు సులువుగా ఉంటుంది మరియు ఇక్కడ కనిపించే వోల్టేజ్ ఇది v2 అనే వోల్టేజ్ కాబట్టి ఇది - గుర్తు మరియు ఇది గుర్తు కనుక మనం ఇలా చేస్తే కాబట్టి మనం ఈ విధంగా వెళ్తే ఇది అపసవ్యదిశలో ఉంది అంతిమ ఫలితం అలాగే ఉంటుంది కాబట్టి దీని విలువ 2i2 ఇది 2i2 లేకపోతే మీరు సవ్యదిశలో తీసుకుంటే అప్పుడు గుర్తులు మార్చాలి ఇప్పుడు చూపిన దాంట్లో 2i2 ఇది v2 ఇక్కడ మనకు గుర్తు ముందు కనిపిస్తుంది కనుక ఇది v2 ఈ v2 తరువాత మనకు ముందుగా - టెర్మినల్ కనిపిస్తుంది ఇక్కడ కనిపించేది మనం చెప్పుకునే ఆధారిత వోల్టేజ్ మూలం ప్రాధమికంగా ఇది ఒక ఆధారిత వోల్టేజ్ మూలం కాబట్టి దీనిని మనం v00 8ix కి సమానం ఇది కరెంట్ కాదు ఆధారిత వోల్టేజ్ మూలం ఎటువంటి అస్పష్టత ఉండకూడదు కాబట్టి ఇక్కడ మనకు 8ix 0 వస్తుంది ఎందుకంటే మనకు ముందుగా - టర్మినల్ కనిపిస్తోంది కాబట్టి 2i2 2i2 ఇది మన v2 ఇక్కడ ఉన్నది నోడ్ 2 కనుక v2 8ix 0 దీని అర్దం i2 విలువ ను 2తో భాగించాలి కాబట్టి ఈ సందర్భంలో మనం ఏం చేశాము i1 యొక్క విలువని కనుక్కోవాలి ఇది నేను ముందే చెప్పాను మరియు i2 ని ఇప్పుడు చెప్పిన విధంగా కనుక్కోవాలి తరువాత i3ని కనుక్కోవాలి ఇక్కడ ఉన్నది రిఫరెన్స్ నోడ్ అంటే రిఫరెన్స్ నోడ్ వోల్టేజ్ కాబట్టి సరళంగా i3 v1 20గా వ్రాసుకోవచ్చు ఇది మన i3 అదేవిధంగా i4 మన v2 10 i4 v2 10 ఇది మన i4 కాబట్టి వీటన్నింటినీ i1 తర్వాత i1 i2 i3 i4 అన్నీ v1 మరియు v2 పరంగా ఎలా వ్రాయాలో తెలుసుకున్నాము కాబట్టి ఇప్పుడు మనం తర్వాత తెలుసుకోవాల్సింది ఏమిటంటే ix ఇది మన ix ix అనేది నోడ్1 నుండి నోడ్2కి ప్రవహించే కరెంట్ కాబట్టి ix 5 ఎందుకంటే ఇక్కడ 5Ω నిరోధకం ఉంది కాబట్టి ఇది v1 దీని విలువ ixలో ఉపయోగించి దీనిని సరళీకృతం చేయాలి కాబట్టి మిగిలినది ఇక్కడ ఉంది కాబట్టి నేను మీకు కేవలం సమీకరణం మరియు దానిని ఎలా పరిష్కరించాలో చూపిస్తాను కాబట్టి నోడ్1 వద్ద i1 i3 ix కాబట్టి నోడ్1 తీసుకుంటే మీరు నోడ్1ని చూస్తే ఇక్కడ నోడ్1 వద్ద మరింత తెలుసుకుందాము కాబట్టి నోడ్1 వద్ద మనం KCLను వర్తింప చేస్తే ఇక్కడ కనిపించేది i1 దీని విలువ ఎంత అని తెలుసుకోవాలి ఇక్కడ కనిపించేది దీనిని మనం వాస్తవానికి నోడ్1 అనుకున్నాము కాబట్టి ఒక క్షణం ఆగండి నేను ముందు దీని శుభ్రం చేస్తాను నేను దీనిని శుభ్రపరుస్తాను కాబట్టి ఇక్కడ కనిపించేది నేను పొరపాటున మునుపటి ఉదాహరణకి చూసాము కాబట్టి ఇక్కడ ఈ నోడ్1 దగ్గర KCLను వర్తింప చేయాలి కాబట్టి i1 i3 ix ఇది వాస్తవానికి నోడ్1 మరియు అదే విధంగా నోడ్2 వద్ద KCLను వర్తింప చేస్తే అప్పుడు ఇక్కడ ఈ కరెంట్ లోపలికి వస్తుంది మరియు ఇవి రెండు బయటికి వెళ్తున్నాయి మరియు నోడ్2 వద్ద ఇది i2 i2 మరియు ix నోడ్2 లోకి ప్రవహిస్తున్నాయి మరియు ఈ i4 బయటికి వెళ్తోంది కాబట్టి ix i2 i4 అవుతుంది ఈ రెండు సమీకరణాలను మీరు వ్రాసుకున్నాక వీటిని v1 మరియు v2లోకి మార్చాలి అందుకే నోడ్ 1 వద్ద ఇది i1 i3 ix ఈ విషయాలన్నీ చెప్పబడ్డాయి ఈ విషయాలన్నీ నేను చెప్పిన వీటన్నింటినీ మీరు ఇప్పుడు దీనిలో ఉపయోగిస్తే ఈ సమీకరణం వస్తుంది మరియు అదే విధంగా నోడ్2 వద్ద i4 ix i2 కాబట్టి ఈ విషయాలన్నీ నేను మీకు చెప్పాను మరియు వీటిని నేను నీలి సిరాతో చెప్పాను కాబట్టి వాటిని మీరు దీనిలో ఉపయోగించాలి మరియు ix విలువ 5 అని చెప్పాను దానిని వాడండి కాబట్టి 2 మరియు 3 సమీకరణాలను సరళీకృతం చేస్తే మనకు వోల్టేజ్ v1 1 6v2 లభిస్తుంది ఇది మనం 4వ సమీకరణం అనుకుందాము ఇప్పుడు 1 మరియు 4 సమీకరణలు సరళీకృతం చేస్తే ఇది మన v1 మరియు v2 పరంగా మొదటి సమీకరణం వీటిని పరిష్కరించండి ఫలితంగా మనకు v1 16 వోల్ట్లు మరియు v2 10 వోల్ట్లు లభిస్తుంది మరియు ix 5 ఆ సర్క్యూట్ నుండి మీరు దానిని 1 2 ఆంపియర్ గా పొందుతారు మరియు పవర్ యొక్క సూత్రం i2 r అంటే 1 22 5 గా పొందుతారు కాబట్టి 7 2 వాట్లు పవర్ విలువ i2 r 7 2 వాట్లు కాబట్టి ఇది సమాధానం తదుపరిది 3 11 చిత్రంలో చూపిన విధంగా సర్క్యూట్ యొక్క నోడ్ వోల్టేజ్లను కనుక్కోవాలి కాబట్టి మీరు సర్క్యూట్ యొక్క నోడ్ వోల్టేజ్లను కనుగొనాలి ఇక్కడ కనిపించే చిత్రంలో ఈ సందర్భంలో మనకు ఒక 1 ఆంపియర్ ఉత్పత్తి చేసే కరెంట్ మూలం ఉంది అంటే ఈ కరెంట్ వాస్తవానికి ఈ కరెంట్ విలువ 1 ఆంపియర్ ఈ 1 ఆంపియర్ కరెంట్ నోడ్ లోపలికి ప్రవహిస్తోంది మరియు మనకు ఒక వోల్టేజ్ మూలం కూడా ఉంది దీని విలువ 10 వోల్ట్లు మరియు దీనిని మనం నోడ్3 అనుకుందాము మరియు ఈ క్రింద ఉన్నది రిఫరెన్స్ నోడ్ కాబట్టి ఈ వోల్టేజ్ V0 విలువ 0 నేను మీకు ప్రతి ఉదాహరణలో ఈ విషయం చెప్పాను కాబట్టి వాస్తవానికి v3 10 వోల్ట్లు ఇది 10 వోల్ట్లు కాబట్టి v3 ఇవ్వబడింది అంటే సర్క్యూట్ని చూసి v3 విలువ 10 వోల్ట్లు అని చెప్పవచ్చు మరియు v2 తెలుసుకోవాలి మరియు ఇవి కరెంట్లు కాబట్టి ఇక్కడ ఉన్న కరెంట్లు i2 i1 మరియు ఇది i3 మరియు i4 కాబట్టి మనం దీనిని పరిష్కరించడానికి KCLను ఉపయోగించాలి నోడ్ 1 వద్ద KCLను వర్తింపజేయాలి 1 ఆంపియర్ కరెంట్ పెరుగుతుంది కాబట్టి క్షమించండి లోపటికి ప్రవహిస్తున్న 1 ఆంపియర్ i1 మరియు i2 బయటికి వెళ్తున్నాయి కనుక ఇది i1 i2 అవుతుంది కాబట్టి i1 i2 1 ఇది మొదటి సమీకరణం అదేవిధంగా మీరు నోడ్2 వద్ద KCLను వర్తింప చేస్తే ఇక్కడ ఉన్న i1 కరెంట్ ఈ విధంగా ఇక్కడ నుంచి నోడ్2 లోకి ఇలా ప్రవహిస్తోంది కాబట్టి ఇది మన i1 కరెంట్ i1 కరెంట్ నోడ్2 లోపలికి ప్రవహిస్తుంది మరియు i3 మరియు i4 బయటికి వెళ్తున్నాయి కనుక i1 2i3 i4ఇది రెండవ సమీకరణం తరువాత ఇప్పుడు మనం i2 యొక్క విలువ ఎంత అనేది కనుక్కోవాలి i2 కంటే ముందు మనం i1ను చూస్తే i1 ను 5తో భాగించాలి కాబట్టి i1 5 మరియు ఇప్పుడు మనం i2 విలువ కనుక్కోవాలి i2 నేను ఇక్కడ వ్రాస్తున్నాను ఇక్కడ ఉన్నది 2 Ω కనుక ఇది 2 ఈ 2లో వాస్తవానికి v3 యొక్క విలువ 10 వోల్ట్లు కనుక i2 v1 - 102 ఇక i3 i3 ఇది నోడ్ 2 నుండి నోడ్ 3 కి ప్రవహిస్తుంది కాబట్టి i3 10 అని నేను ఇక్కడ వ్రాస్తున్నాను వాస్తవానికి v3 విలువ 10 వోల్ట్లు కాబట్టి ఇది v2 - 10 10 అవుతుంది కాబట్టి ఇది మన i3 కాబట్టి ఇవన్నీ మన సమీకరణాలు ఇప్పుడు మనం వాటిని పరిష్కరిద్దాము వీటన్నిటిని నేను వివరించాను ఇప్పుడు మనం వాటిని పరిష్కరిద్దాము ఇక్కడ v3 విలువ 10 వోల్ట్లు నోడ్ 1 వద్ద i1 i2 1 ఇప్పుడు మనం చెప్పుకున్న i1 i2 ఉపయోగిస్తే i2 v1 - 10 2 దీనిని సరళీకృతం చేస్తే మీకు వచ్చే సమీకరణం 0 7v1 - 0 ఇది మొదటి సమీకరణం నోడ్ 2 వద్ద నేను చెప్పాను i1 i3 i4 కాబట్టి i1 అనేది 5 10 i4 నేను చెప్పిన v2 5 కాబట్టి ఇది మన i4 కరెంట్ కాబట్టి ఇక్కడ కనిపించేది క్షమించండి ఇది మన v2 ఇది v2 వోల్టేజ్ మరియు ఇది రిఫరెన్స్ నోడ్ కనుక i4 v2 5 కాబట్టి దీనిని సరళీకృతం చేస్తే మనకు 0 2v1 0 5v2 1 వస్తుంది మొదటి మరియు రెండవ సమీకరణాలను పరిష్కరిస్తే v1 10 32 వోల్ట్లు మరియు v2 6 13 వోల్ట్లు వస్తుంది ఇక్కడ మరో సమస్య 12వ చిత్రంలోని క్షమించండి 3 12 చిత్రంలోని సర్క్యూట్ యొక్క నోడ్ వోల్టేజ్ విలువ ఎంతో కనుక్కోవాలి కాబట్టి ఇక్కడ కనిపించే ఈ సర్క్యూట్ని చూస్తే ఇక్కడ ఒక కరెంట్ మూలం ఉంది ఇది 10 ఆంపియర్ల కరెంట్ ఉత్పత్తి చేసి కరెంట్ మూలం మరియు ఇది v1 ఇక్కడ ఇది v2 మరియు ఇది v3 కాబట్టి ఈ సందర్భంలో కూడా మీరు నోడ్ 1 వద్ద KCLను వర్తింప చేయాలి i1 20 వస్తుంది మరియు అదే విధంగా i2 5 అని మనం చూడవచ్చు ఇక్కడ i3 ఈ దిశలో ఇలా వెళ్తూ ఈ దిశలో ప్రవహిస్తోంది కాబట్టి ఇది 10 అవుతుందని మనకు తెలుసు అదేవిధంగా i5 v3 5 ఎందుకంటే ఇది మన రిఫరెన్స్ నోడ్ ఇక్కడ వోల్టేజ్ విలువ 0 కనుక i5 కోసం v3 ను 5తో భాగించాలి అదే విధంగా i4 v1 10 ఇక్కడ ఒక కరెంట్ మూలం నుండి 10 ఆంపియర్ల కరెంట్ లోపలికి ప్రవహిస్తోంది కాబట్టి ఈ బిందువు వద్ద మనం KCLను వర్తింప చేస్తే మరో సమీకరణం వస్తుంది ఇక్కడ ఈ కరెంట్ కూడా బయటికి వెళ్తోంది ఈ కరెంట్ కూడా బయటికి ప్రవహిస్తోంది కాబట్టిప్రాధమికంగా మనం KCLను వర్తింపజేస్తేనోడ్ 1 వద్ద i1 i2 i4 0 వస్తుందిఅదేవిధంగా i1 i2 i3 కరెంట్లను v1 v2 v3 లలో వ్రాయవచ్చుఅదే విధంగా నోడ్ 2 వద్ద చూస్తే KCLను నోడ్2 వద్ద వర్తింప చేస్తే మరో సమీకరణం వస్తుంది కాబట్టి ఇక్కడ ఈ మూడు కరెంట్లు i2 i3 మరియు 10 నోడ్ లోపలికి ప్రవహిస్తున్నాయి అన్నీ బయటికి వెళ్తున్నా లేదా అన్నీ లోపలికి వస్తున్నా ఇది సున్నాకి సమానం కాబట్టి అన్నీ ఒకే దిశలో ఉంటే అవి సున్నాకి సమానం ఇక్కడ i2 i3 మరియు 10 అన్నీ లోపలికి వస్తున్నాయి కనుక i2 i3 10 0 ఇది మరొక KCL ఇప్పుడు నోడ్ 3 వద్ద మనం KCLను వర్తింప చేయాలి ఇక్కడ KCLను ఉపయోగిస్తే ఇక్కడ i1 కరెంట్ నోడ్ లోపలికి ప్రవహిస్తోంది కాబట్టి i1 ఇక్కడ రెండు కరెంట్లు బయటికి వెళ్తున్నాయి కనుక i3 i5 ఇవ్వన్నీ కాబట్టి ఇక్కడ కనిపించేవి అన్ని మీరు చేసి చూడండి నోడ్1 వద్ద i1 i2 i4 0 అని నేను చెప్పాను మనకు i1 i2 మరియు i3 ఇక్కడ చూపిన విధంగా తెలుసు కాబట్టి ఇది మొదటి సమీకరణం అదేవిధంగా నోడ్ 2 వద్ద i2 i3 10 0 అని నేను చెప్పాను ఇక్కడ కనిపించేది మరొక సమీకరణం దీనిని మనం సరళీకృతం చేస్తే వచ్చింది అదే విధంగా నోడ్3 వద్ద చూస్తే i1 i3 i5 అని నేను చెప్పాను కాబట్టి i1 సమీకరణం మరియి i3 సమీకరణం మరియు మొదలైనవి మనకు తెలుసు మరియు ఈ 1 2 మరియు 3వ సమీకరణాలను మీకు కావాల్సిన విధంగా అంటే క్రామర్స్ రూల్Cramer's rule లేక మరేదైనా విధంగా పరిష్కరిస్తే మీకు v1 45 45 వోల్ట్లు లభిస్తుంది v2 72 73 వోల్ట్లు మరియు v3 27 27 వోల్ట్లు ఇది మీకు అర్థం అవుతోందని ఆశిస్తున్నాను ఇదే విధంగా మనం ఒక ఫేస్ మరియు 3 ఫేస్ సర్క్యూట్లను కూడా పరిష్కరించవచ్చు కాబట్టి ఇక్కడ మీరు స్పష్టమైన అవగాహన పొందగలిగితే AC సర్క్యూట్ విశ్లేషణ కూడా సులువుగా అర్థం చేసుకొని సులభంగా పరిష్కరించవచ్చు